మనము ఇంతకు ముందు క్లాస్ లో చివరిగా చెప్పుకున్న BH లూప్ తో ప్రారంభిద్దాము మనము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ మరియు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లని చూస్తున్నాము మీరు గుర్తు తెచ్చుకుంటే మనము ఈక్వివలెంట్ సర్క్యూట్ ని గీసాము ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓవరాల్ సర్క్యూట్ ని గీసాము అలాగే మనము ఫేజార్ డయాగ్రమ్ ని కూడా గీసాము ఇది RC అనుకున్నాము ఇది Xm మరియు మనము అప్లై చేస్తున్న V1 ఇక్కడ ఉంది కాబట్టి ఇపుడు ఇది R2 మరియు ఇది X2 మరియు ఇది మన లోడ్ దీనినే ZLఅని పిలుస్తున్నాము ముందుగా ఈ ఈక్వివలెంట్ సర్క్యూట్ యొక్క అన్ని పారామీటర్స్ ని డిటెర్మ్యిన్ చేయాలి అని అనుకుంటున్నాము మరియు దీనిని రెండు టెస్ట్ ల సహాయం తో చేయొచ్చు మనము ట్రాన్స్ఫార్మర్ ని లోడ్ చేయడం కష్టంగా ఉంటుంది అని చెప్పుకున్నాము ఎందుకంటే చాలా ఎక్కువ మొత్తంలో పవర్ వృథా అవుతుంది మరియు రేటెడ్ కరెంటు లేదా రేటెడ్ పవర్ ని తట్టుకునే లోడ్ దొరకడం కూడా కష్టమైన పని ఈ కారణం గానే రేటెడ్ కరెంటుని ప్రవహింప చేయకుండా రేటెడ్ వోల్టేజ్ ని అప్లై చేయడం లాంటి పరిస్థితుల ద్వారా పారామీటర్స్ ని డిటెర్మ్యిన్ చేయాలి అనుకుంటున్నాము ఇంకా రెండవ సిట్యుయేషన్ అంటే రేటెడ్ కరెంటుని ప్రవహింప చేయడం లేదా అప్లై చేయడం మరియు రేటెడ్ వోోల్టేజ్ లో కొంత భాగం మాత్రమే అప్లై చేయడం కాబట్టి నిజానికి ట్రాన్స్ఫార్మర్ ని మనము పూర్తిగా లోడ్ చేయలేదు కరెంటు తో కానీ వోల్టేజ్ తో కానీ లోడ్ చేయలేదు ఇదే మనము చేయడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఈ కేసు లో మనము మొదటగా OC టెస్ట్ గురించి మాట్లాడాము కాబట్టి OC టెస్ట్ లో మనము ఏమి చెప్పుకున్నాము అంటే ట్రాన్స్ఫార్మర్ ని వాట్ మీటర్ మరియు అమ్మీటర్ ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి లో వోల్టేజ్ వైండింగ్ అయిన వైండింగ్కు వోల్టేజ్ను అప్లై చేయడం మనము దీనిని LV వైండింగ్ అని పిలుస్తాము మరియు ఓపెన్ సర్క్యూట్ లో ఉన్న ఈ వైండింగ్ HV వైండింగ్ అవుతుంది ఇపుడు మనము ఇక్కడ అప్లై చేసిన వోోల్టేజ్ ని కూడా మెజర్ చేయబోతున్నాము ఈ వోల్టేజ్ ని V1 అని పిలుస్తాము ఇక్కడ అప్లై చేసినది V1 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చే రీడింగ్ V1 I1 మరియు W1 కూడా అవుతాయి బదులుగా వీటిని నో లోడ్ కండిషన్ ని తెలిపే విధంగా V0 I0 మరియు W0 గా పిలుస్తాను కావున నేను దీనిని I0 గా చూపిస్తున్నాను మరియు ఇక్కడ W0 ఉంది ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ రేటెడ్ వోల్టేజ్ అవుతుంది ఇక్కడ నేను ఎక్సైట్ చేయడానికి హై వోల్టేజ్ వైండింగ్ ని సెలెక్ట్ చేసుకుంటే రేటెడ్ వోల్టేజ్ ని కనుగొనడం నాకు చాలా కష్టం ఈ కారణంగానే అంటే కేవలం లాజిస్టిక్స్ కారణంగా మాత్రమే నేను ఈ టెస్ట్ లో వోల్టేజ్ ని లో వోల్టేజ్ వైపు అప్లై చేయడం ద్వారా కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇదే మనము చేయబోతున్నది అపుడు మనకు ప్రాథమికంగా W0V0I0cos0 అవుతుంది అందువలన నేను cos0 లేదా నో లోడ్ పవర్ ఫాక్టర్ ఎంత అనేది ఖచ్చితంగా పొందగలను దీనినుండి మరియు మనము ఇంతకు ముందు గీసిన ఫేజార్ డయాగ్రమ్ నుంచి ఇది V0 అయితే అపుడు వాస్తవానికి ఇది IC మరియు ఇది Im ఇంకా ఈ రెండింటినీ కలిపితే నాకు I0 వస్తుంది కావున నాకు ICI0cos0 అవుతుంది మరియు మనము V0ICRC అని చెప్పొచ్చు అదే విధంగా Im అంటే మాగ్నెటైజింగ్ కరెంటు I0sin0 అవుతుంది కాబట్టి నేను V0ImXm అని వ్రాయబోతున్నాను కావున నేను పారలల్ పారామీటర్స్ కి అనుగుణంగా ఉండె పారామీటర్స్ పొందాను అంటే నా RC మరియు Xm ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ నో లోడ్ టెస్ట్ లేదా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా కనుక్కున్నాను నేను ట్రాన్స్ఫార్మర్ ని లోడ్ చెయ్యట్లేదు ఇంకా సెకండరీ ని ఓపెన్ సర్క్యూట్ లో ఉంచాను ఈ కారణం గానే దీనిని నో లోడ్ టెస్ట్ లేదా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అంటాము యాదృచ్ఛికంగా BH లూప్ ని కనుగొనడానికి ఇదే సర్క్యూట్ ని ఉపయోగించొచ్చు కానీ కొన్ని మార్పులను చేయాల్సి ఉంటుంది మనము వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ ని ఓపెన్ సర్క్యూట్ కండిషన్స్ లో చూస్తున్నాము కావున నేను ఇప్పటికీ ట్రాన్స్ఫార్మర్ ని ఓపెన్ సర్క్యూట్ లోనే చూపిస్తున్నాను సెకండరీ ఓపెన్ సర్క్యూట్లో ఉంది ఇది ఓపెన్ సర్క్యూట్ అయినందువలన ప్రైమరీలో సాధారణ మాగ్నెటైజింగ్ కరెంటు అప్లై చేస్తాము ఇక్కడ ప్రైమరీ వైండింగ్ తో సిరీస్ లో చిన్న రెసిస్టెన్స్ ని పెడుతున్నాను ఇక్కడ ఉన్న సిరీస్ రెసిస్టెన్స్ ని మనము RS అనుకుందాము ఈ RS ని Im అంటే మాగ్నెటైజింగ్ కరెంటు లేదా నో లోడ్ కరెంటు తో గుణిస్తే వచ్చే విలువ సిరీస్ రెసిస్టెన్స్ లోని డ్రాప్ అవుతుంది బహుశా నేను దీనిని RS అని పిలుస్తాను మరియు ఇక్కడ ఉండే డ్రాప్ ని I0Rs గా నేను చూడబోతున్నాను అంటే I0Rs అనేది డ్రాప్ అవుతుంది నాకు అక్కడ వచ్చేది వోల్టేజ్ ఈ వోల్టేజ్ వాస్తవానికి నాకు నో లోడ్ కరెంటు మరియు సిరీస్ రెసిస్టెన్స్ ల లబ్దం అవుతుంది మరియు ఈ సిరీస్ రెసిస్టెన్స్ నాకు తెలుసు మనము దీనిని మల్టిమీటర్ లేదాఇంకేమైనా ఉపయోగించి మెజర్ చేయొచ్చు మనకు వీటి విలువలు తెలుసు కాబట్టి నేను I0Rs సిరీస్ రెసిస్టెన్స్ డ్రాప్ అని చెప్పగలను ఇప్పుడు ఇది ప్రైమరీ వైపుకు కనెక్ట్ అయి ఉంది మరియు సెకండరీ వైపు వీలైతే ఫ్లక్స్ ని మెజర్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ నాకు ఫ్లక్స్ కానీ మాగ్నెటైజింగ్ కరెంటు కానీ లేదా నో లోడ్ కరెంటు కానీ తెలిస్తే నేను కరెంటు యొక్క కోర్ లాస్ కాంపొనెంట్ ని నెగ్లెక్ట్ చేయబోతున్నాను ఇక్కడ ప్రవహిస్తున్న మొత్తం కరెంటు మాగ్నెటైజింగ్ కరెంటు కి సమానంగా ఉంటుంది అని ఊహించుకుంటున్నాను ఎందుకంటే కరెంట్ యొక్క రెండు కాంపోనెంట్స్ ని భౌతికంగా కానీ ఎక్సపెరిమెంటల్ గా కానీ నేను వేరు చేయలేను నేను దానిని సిద్ధాంతపరంగా చేయగలను అంతే భౌతికంగా కానీ ఎక్సపెరిమెంటల్ గా కానీ నేను వేరు చేయలేను ఇక్కడ నేను ఏమి ఊహించుకుంటున్నాను అంటే ట్రాన్స్ఫార్మర్ గుండా ప్రవహించే నో లోడ్ కరెంటు మాగ్నెటైజింగ్ కరెంటుతో సమానం గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు I0RS అనే ఈ వోల్టేజ్ డ్రాప్ మనకు నిజానికి మాగ్నెటైజింగ్ కరెంటు ఎంత ఉంటుంది అన్నవిషయం చెప్తుంది కాబట్టి ఇది B vs H యొక్క గ్రాఫ్ లో X యాక్సిస్ కి వెళ్తుంది నేను ఈ గ్రాఫ్ ప్లాట్ చేయాలి అనుకుంటే దీనిని X యాక్సిస్ లో ఉంచుతాను లేదా CRO యొక్క X ప్లేట్ కు ఇస్తాను మీరు గుర్తుతెచ్చుకున్నట్లు అయితే ఇదే మనము ఇంతకు ముందు చేసింది ఇది CRO యొక్క X ప్లేట్లకు వెళ్తుంది ఇపుడు నేను CRO ని XY ప్లాట్ మోడ్ లో ఉంచుతాను ఇపుడు మనకు ఫ్లక్స్ కావాలి ఫ్లక్స్ Y ప్లేట్ కి వెళ్లాల్సి ఉంటుంది నిజానికి ఫ్లక్స్ విలువ నేరుగా ఇవ్వడానికంటే కూడా నేను సాధారణంగా ddt ని వోల్టేజ్ గా చెబుతాను ఇది మనకు తెలుసు బహుశా నన్ను దీనిని Nddt అని ఇలా వ్రాయనివ్వండి కాబట్టి నేను పరోక్షంగా మనకు ఫ్లక్స్ కావాలి అంటే వోల్టేజ్ ని ఇంటెగ్రేట్ చేయాలి అని చెప్పగలను మనము వోల్టేజ్ ని ఇంటెగ్రేట్ చేస్తే అప్పుడు మనకు ఫ్లక్స్ ఎంత ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ ని ఇంటెగ్రేట్ చేయడానికి బదులు నేను ఏమి చేయబోతున్నాను అంటే ముందుగా రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేసి ఇక్కడ కెపాసిటర్ ని ఉంచుతాను ఒకవేళ నేను ఇలా చేసినప్పుడు ఏమి జరగబోతోంది ఇపుడు ఈ వోల్టేజ్ V2 అవుతుంది ఈ వోల్టేజ్ ని నేను V2 అని చెప్తాను నేను ప్రైమరీ వైపు కొంత వోల్టేజ్ V1 ని అప్లై చేస్తున్నాను సెకండరీ వైపు V2 ఇండ్యూస్ అవుతుంది మరియు అది నో లోడ్ లో ఉన్నది అందువలన పెద్దగా డ్రాప్ ఏమీ ఉండదు మొత్తం వోల్టేజ్ లభిస్తుంది ఈ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ విలువ కలిగి ఉంటుంది దీనిని RL అని పిలుస్తాము ఈ RL చాలా పెద్ద విలువ కలిగి ఉంటుంది ఇక్కడ పెద్ద విలువ చిన్న విలువ అనేది ఒక దానికి ఒకటి రిలేటివ్ గా మాత్రమే ఉంటాయి ఒకవేళ ఇది 2 2 kVA 220110 V ట్రాన్స్ఫార్మర్ అయితే మనము పదే పదే ఇంతకుముందు వాడినదే ఇక్కడ వాడుతున్నాము నేను దానినే ఇప్పుడు మళ్ళీ వాడుతున్నాను ఒకవేళ నేను సెకండరీ కరెంటు రేటెడ్ విలువ దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు మన సాధారణ సెకండరీ రెసిస్టెన్స్ 5 5 Ω గా ఉంటుంది అయితే 5 5 Ω కి బదులుగా ఒకవేళ నేను 200 Ω లేదా 300 Ω ఉపయోగిస్తే దానిని నామినల్ రెసిస్టెన్స్ తో పోలిస్తే చాలా ఎక్కువ రెసిస్టెన్స్ అనుకోవచ్చు కాబట్టి నేను కనెక్ట్ చేయగల నామినల్ లేదా రేటెడ్ రెసిస్టెన్స్ తో పోల్చితే చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ను ట్రాన్స్ఫార్మర్ ద్వారా రేటెడ్ కరెంట్ ప్రవహించేలా కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి RL ట్రాన్స్ఫార్మర్ యొక్క నామినల్ రేటెడ్ రెసిస్టెన్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్ రెసిస్టెన్స్ కాదు నేను సాధారణంగా లోడ్ రెసిస్టెన్స్ గా కనెక్ట్ చేసే రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాను కావున నేను 5 5 Ω కు బదులుగా 200 300 Ω లాంటి చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయాల్సి రావచ్చు ఇప్పుడు నేను కెపాసిటన్స్ కూడా కలిగి ఉన్నాను ఒకవేళ నేను ఇప్పుడు ఇక్కడ ప్రవహిస్తున్న కరెంటు ని చూడడానికి ప్రయత్నిస్తాను దీనిని కొంత I20 అనుకుందాము ఎందుకంటే ఇది ఇప్పటికీ నో లోడ్ గానే కన్సిడర్ చేస్తున్నాము ఒకవేళ నేను 5 5Ω ని కనెక్ట్ చేస్తే బహుశా నేను 20A పొందగలను ఇప్పుడు నేను 300Ω కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి కరెంటు దాదాపు నెగ్లిజిబుల్ గా ఉంటుంది కాబట్టి నేను దానిని I20 అని పిలుస్తాను ఎందుకంటే ఇది దాదాపు జీరో లోడ్ దగ్గర ఉంది అందువలన I20V2RL jXc అవుతుంది ఒకవేళ నేను RL అనేది XC కంటే చాలా ఎక్కువ గా ఉండేలా కెపాసిటన్స్ ఎంచుకుంటే నేను ఖచ్చితంగా కెపాసిటన్స్ ని ఎంచుకోగలను అది 1C అవుతుంది ఇక్కడ ఓవరాల్ ఇంపెడెన్స్ ని చూస్తే అది RL2XC2 అవుతుంది ఒకవేళ XC చాలా చిన్నది గా ఉంటే అప్పుడు RL2XC2 దాదాపుగా RL కి సమానం గా ఉంటుంది కాబట్టి నేను ఇంపెడెన్స్ దాదాపుగా RLకి సమానం అయ్యే విధంగా కెపాసిటన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను నేను దీనిని నా I20 గా కలిగి ఉండబోతున్నాను ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలి అదేమంటే RL అనేది XC కంటే చాలా ఎక్కువ గా ఉండేలా C ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ కారణంగా కరెంటు ముఖ్యముగా RL మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు కావున నేను దీనిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగలను కాబట్టి ఇక్కడ ప్రవహిస్తున్న కరెంటు ఏమి అన్నది నేను గమనిస్తే ఇక్కడ ఉన్న CRO టెర్మినల్స్ అనేవి వోల్ట్ మీటర్ టెర్మినల్స్ లాంటివి అని మీరు గుర్తుపెట్టుకోవాలి అందువలన ఇక్కడ ఖచ్చితంగా CRO లోకి ఎలాంటి కరెంటు వెళ్ళదు కావున ఇక్కడ ప్రవహిస్తున్న మొత్తం కరెంటు కెపాసిటన్స్ గుండా మాత్రమే ప్రవహించాలి నేను కరెంటును V2RLగా కలిగి ఉన్నాను కాబట్టి కెపాసిటన్స్ గుండా వెళ్లే కరెంటు కూడా V2RLఅవుతుంది అయితే కెపాసిటన్స్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ 1Ci dt అవుతుంది ఇదే కెపాసిటన్స్ కు అక్రాస్ గా ఉండే వోల్టేజ్ ఇది 1CV2RL dt అవుతుంది మనము కెపాసిటర్ గుండా కరెంటు పంపడం ద్వారా వోల్టేజ్ ని పరోక్షంగా ఇంటిగ్రేట్ చేస్తున్నాము కావున నేను ఏదైతే కెపాసిటర్ వోల్టేజ్గా పొందుతున్నానో దేనినైతే CRO యొక్క Y ఆక్సిస్ లో ప్లాట్ చేస్తున్నానో అది ఫ్లక్స్ కు కొలమానం దానికి కొంత 1RCవంటి మల్టిప్లికేషన్ ఫాక్టర్ ఉంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇది ఫ్లక్స్ కు కొలమానం వాస్తవానికి Y ప్లేట్ కు అక్రాస్ గా నాకు ఏమి లభిస్తుంది ఇది CRO యొక్క Y ప్లేట్ కు అక్రాస్ గా ఉంటుంది ఈ టెర్మినల్ Y ప్లేట్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది అది CRO యొక్క Y ప్లేట్ కి వెళ్తుంది కాబట్టి నాకు CRO యొక్క Y ప్లేట్ కు అక్రాస్ గా ఏమి వస్తుందో దానిని ఇలా రాయొచ్చు CRO యొక్క Y ప్లేట్ ప్రాథమికంగా 1CV2RL dt పొందుతుంది ఇది వాస్తవానికి Nకు సమానము ఎందుకంటే NddtV కావున తప్పకుండా నేను వోల్టేజ్ ను మాత్రమే చూస్తున్నట్లయితే అది VNddtఅవుతుంది కాబట్టి VNdt అవుతుంది కావున నేను ఫ్లక్స్ యొక్క కొలమానం పొందుతున్నాను నేను దీనిని ఖచ్చితంగా ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అని లేదా ఫ్లక్స్ పర్ యూనిట్ టర్న్ అని కానీ చెప్పడం లేదు ప్రాథమికంగా నేను ఏమి చెప్తున్నాను అంటే నాకు ఫ్లక్స్ యొక్క కొలమానం పొందుతున్నాను సింపుల్ గా అంతే BH లూప్ ఎక్స్పరిమెంట్ లో మనము చేసేది ఏమిటంటే దీనిని X ప్లేట్ కి పంపడం మరియు దీనిని Y ప్లేట్ కి పంపడం కాబట్టి ఇది Y ప్లేట్ కి మరియు ఇది X ప్లేట్ కి వెళుతుంది నేను ఇక్కడ X ప్లేట్ లో ఏదైతే పొందుతున్నానో అది నిజానికి H కాదు కనీసం ఆంపియర్ లలో Im కూడా కాదు నిజానికి ఇది Im ని మనకు ఉన్న సిరీస్ రెసిస్టెన్స్ తో గుణించగా వచ్చేది ఈ కారణంగానే మనకు మాగ్నెటైజింగ్ కరెంటు ఆంపియర్లలో కావాల్సి వస్తే నేను దీనిని Rs తో డివైడ్ చేయాలి నేను Rs ని ఇదివరకే మెజర్ చేసాను కాబట్టి అదేమి పెద్ద విషయం కాదు నాకు లభించేది నేరుగా ఆంపియర్లలో ఉండే Im కాదు దానికి బదులుగా Im మరియు Rs ల లబ్దాన్ని వోల్ట్స్ లో పొందుతున్నాను చివరిగా నేను హిస్టీరిసిస్ లాస్ పొందడానికి ప్రతిదీ స్కేల్ చేయాలి ఎస్సెన్షియల్ గా ఇదే BH లూప్ యొక్క వెనుక ఉన్న ప్రిన్సిపల్ ఈ ఎక్స్పరిమెంట్ వెనుక ఉన్న ప్రిన్సిపల్ మీకు అర్థం అయింది అనుకుంటున్నాను ఈ ఎక్స్పరిమెంట్ లో ఒక విషయం జాగ్రత్త గా గమనించాలి నేను దీనిని X ప్లేట్ కి మరియు దీనిని Y ప్లేట్ కి కనెక్ట్ చేసినపుడు CRO యొక్క X ప్లేట్ లో రెండు టెర్మినల్స్ ఉంటాయి అలాగే Y ప్లేట్ లో కూడా రెండు టెర్మినల్స్ ఉంటాయి ఒక టెర్మినల్ గ్రౌండ్ అయి ఉంటుంది మరియు ఇంకొక టెర్మినల్ సిగ్నల్ కి ఇవ్వబడి ఉంటుంది లేదా వైస్ వెర్సా గా కూడా ఉండొచ్చు ఇది AC కాబట్టి నేను ఈ టెర్మినల్ ని గ్రౌండ్ చేస్తానా లేదా ఇంకొక టెర్మినల్ ని గ్రౌండ్ చేస్తానా అని కూడా తెలియదు ఉదాహరణకు నేను అనుకోకుండా ఈ టెర్మినల్ను గ్రౌండ్ చేశాను అనుకుందాము అయితే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈ టెర్మినల్ బహుశా గ్రౌండ్ అయి ఉండొచ్చు ఇది ఈ పర్టికులర్ కనెక్షన్ మొత్తాన్ని షార్ట్ సర్క్యూట్ చేసినట్లే అవుతుంది అంటే ప్రైమరీ షార్ట్ సర్క్యూట్ అయినట్లు కానీ నేను అలా జరగాలి అనుకోవడం లేదు అందుకే CRO గ్రౌండ్ ని లాబరేటరీ గ్రౌండ్ కి కనెక్ట్ చేసి ఉంటుంది ఈ విషయంలో నేను ఏమీ చేయలేను ఇది ఇప్పటికే జరిగిపోయింది అందుకే మనము ఇక్కడ ఐసొలేషన్ ట్రాన్స్ఫార్మర్ ని వాడుతాము ఈ పాయింట్ వద్ద ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది 11 ట్రాన్స్ఫార్మర్ అవుతుంది నేను కలిగి ఉన్నది ఇన్పుట్ వైపు ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ మరియు నేను దీనిని సరఫరాకు కనెక్ట్ చేయబోతున్నాను అందువలన బహుశా ఈ వైపు గ్రౌండ్ అయిందని నాకు తెలుసు అది పట్టింపు లేదు ఇక్కడ నుండి నేను దానిని Rsకి కనెక్ట్S చేస్తాను మరియు నేను ఏమి చేయాలంటే తరువాత నేను దానిని ఈ ట్రాన్స్ఫార్మర్కు కనెక్ట్ చేస్తాను కావున ఇది టెస్ట్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ లో వున్న ట్రాన్స్ఫార్మర్ అవుతుంది అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టెస్ట్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరియు మరొక వైపుకు కనెక్ట్ చేయబడిన ట్రాన్స్ఫార్మర్ అవి కలిపి కనెక్ట్ కాలేదు ఎలక్ట్రికల్ పరంగా అవి కలిపి కనెక్ట్ చేయబడలేదు ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ మరియు సెకండరీ ఒకదానికొకటి వేరు చేయబడి ఉంటాయి ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ గ్రౌండ్ కి మరియు ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ కి మధ్య నేరుగా కనెక్షన్ లేదు ఇప్పుడు నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్ని గ్రౌండ్ లు వేరు చేయబడ్డాయి కావున కనెక్షన్లో ఏదో నిజంగా తప్పు జరుగుతోందని నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది జరగదు కాబట్టి సాధారణంగా BH లూప్ ప్రయోగం ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ లేకుండా ఎప్పుడూ నిర్వహించబడదు ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది అనాలోచితంగా ఏదైనా గ్రౌండ్ తెలియకుండానే వేరే గ్రౌండ్ కు కనెక్ట్ చేయడం వలన ఏదీ షార్ట్ సర్క్యూట్ కాలేదని నిర్ధారించుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడినది ప్రొఫెసర్ ఆటో ట్రాన్స్ఫార్మర్ను ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్గా ఉపయోగించలేరు ఆటో ట్రాన్స్ఫార్మర్ను ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్గా ఉపయోగించలేము ఎందుకంటే దీనికి ఒకే వైండింగ్ ఉంటుంది ప్రైమరీ మరియు సెకండరీ వేరు చేయబడవు ఒకవేళ నేను ప్రైమరీకి ఒక గ్రౌండ్ కలిగి ఉంటే అది సెకండరీకి కూడా గ్రౌండ్ అవుతుంది నేను వాటి మధ్య తేడా చూపలేను అందువలన ఆటో ట్రాన్స్ఫార్మర్ను ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్గా ఉపయోగించలేరు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ను చూడటానికి ప్రయత్నిద్దాం షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో నేను ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ను కలిగి ఉన్నాను మరియు పేరు సూచించినట్లుగా నేను సెకండరీని షార్ట్ సర్క్యూట్ చేయబోతున్నాను సాధారణంగా ఈ సందర్భంలో తక్కువ వోల్టేజ్ వైండింగ్ సెకండరీ గా ఎంపిక చేయబడుతుంది కాబట్టి నేను హై వోల్టేజ్ వైపు నుండి విద్యుత్ సరఫరాను అప్లై చేయడానికి ప్రయత్నిస్తాను అయితే ఇది LV హై వోల్టేజ్ వైండింగ్ స్పష్టంగా తక్కువ కరెంట్ కలిగి ఉంటుంది నేను రేటెడ్ కరెంట్ ను ప్రవహింప చేయాలి అనుకుంటున్నాను 220 110 V తక్కువ వోల్టేజ్ వైపు కరెంట్ గా మనకు 20 A వచ్చింది మరియు హై వోల్టేజ్ వైపు ఇది 10 A మాత్రమే అందువలన నేను హై వోల్టేజ్ వైపు ఎనర్జైజ్ చేస్తే మరియు నేను రేటెడ్ కరెంట్ ప్రవహింప చేయాలి అంటే అప్పుడు నేను ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చాలా ఎక్కువ కరెంట్ విలువ కలిగిన సోర్స్ కోసం వెతక వలసిన అవసరం లేదు నేను దాని కోసం వెతకవలసిన అవసరం లేదు కాబట్టి నేను షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ను నిర్వహిస్తున్నప్పుడు అన్నిసార్లు హై వోల్టేజ్ వైపు ఎనర్జైజ్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే ఎంత కరెంటు ప్రవహిస్తూ ఉందో నేను గమనిస్తుండాలి ఎందుకంటే రేటెడ్ కరెంట్ విలువ ఎంతైనా దానిని మించకూడదు అనుకుంటున్నాను కాబట్టి నేను నిరంతరం అమ్మీటర్పై నిఘా ఉంచాలి కాబట్టి సాధారణంగా నేను ఈ సందర్భంలో కూడా సిరీస్లో ఒక అమ్మీటర్ను కనెక్ట్ చేస్తాను వాస్తవానికి నేను పవర్ ను కొలవాలనుకుంటున్నాను అందుకోసం చాలా స్పష్టంగా నేను వాట్మీటర్ను కూడా కనెక్ట్ చేస్తాను చూడండి ఒకవేళ నేను మళ్ళీ 2 2 kVA 220V110V ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుతుంటే 220Vకు అనుగుణంగా రేటెడ్ కరెంట్ నాకు 10 A మాత్రమే ఉంటుంది అయితే దీని కోసం నేను 20 A సోర్స్ కోసం వెతకాలి నేను సోర్స్ ను HV వైపు కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి నా సోర్స్ 20 A కాకుండా 10 A మాత్రమే పంపవలసి ఉంది కాబట్టి నా సోర్స్ నుండి కరెంట్ లేదా వోల్టేజ్ ఏది అయినా తక్కువ విలువను అప్లై చేయడానికి నేను ఎల్లప్పుడూ చూస్తున్నాను కావున ఈ సందర్భంలో నేను ఏ విధంగానూ రేటెడ్ వోల్టేజ్ను అప్లై చేయను నేను రేటెడ్ కరెంట్ను మాత్రమే అప్లై చేయబోతున్నాను అది హై వోల్టేజ్ వైపు మాత్రమే ఉంటుంది కాబట్టి నేను హై వోల్టేజ్ వైపును ఎనర్జైజ్ చేయడానికి ఉపయోగిస్తున్నాను ఇప్పుడు మనము R1 X1మరియు అలాగే R2 మరియు X2 కలిగిన ట్రాన్స్ఫార్మర్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ను కలిగి ఉన్నాము నన్ను పారలల్ విలువల గురించి మర్చిపోనివ్వండి ఎటువంటి పట్టింపు లేదు ఇప్పుడు నేను ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేశాను ఇది షార్ట్ సర్క్యూట్ నేను ఈ భాగాన్ని పూర్తిగా షార్ట్ సర్క్యూట్ చేసాను అంటే సిరీస్ మార్గంలో కరెంట్ను పరిమితం చేసే ఇంపెడెన్స్ R1R2jX1X2అవుతుంది మొత్తానికి కరెంటును పరిమితం చేసేది ఇదే మరియు మీరు R1R2 చూస్తే అవి చాలా చిన్నవిగా ఉంటాయని నేను మీకు చెప్పాను ఎందుకంటే నేను నిజంగా ట్రాన్స్ఫార్మర్ లోపల పెద్ద మొత్తంలో వోల్టేజ్ డ్రాప్ జరగనివ్వను ట్రాన్స్ఫార్మర్ ను బాగా డిజైన్ చేయాలనుకుంటున్నాను తద్వారా అది నేను అప్లై చేస్తున్న వోల్టేజ్ ను వృధా చేయకూడదు కాబట్టి R1R2 కూడా చిన్నదిగా ఉంటుంది మరియు ఎయిర్ గ్యాప్ ఎక్కువగా లేనందున ఎటువంటి లీకేజీలు ఉండవు కాబట్టి లీకేజ్ రియాక్టన్స్ లు కూడా చాలా తక్కువగా ఉంటాయి కావున మొత్తంగా ఇక్కడ ఏదైతే డ్రాప్ జరుగుతున్నదో ఆ డ్రాప్ అనేది నేను ఉద్దేశపూర్వకంగా బ్యాడ్ ట్రాన్స్ఫార్మర్ ను డిజైన్ చేయకపోతే సాధారణంగా చిన్నదిగా ఉంటుందని నేను చెప్తాను సాధారణంగా అలా తయారు చేయము కాబట్టి రేటెడ్ కరెంట్ ప్రవహింప చేయడానికి నేను చూస్తాను ఇప్పుడు నేను రేటెడ్ కరెంట్ మాత్రమే ప్రవహింప చేయాలనుకుంటున్నాను ఇది Irated కాబట్టి ఈ సందర్భంలో ఇది 10 A కాబట్టి నేను IratedR1R2jX1X2 కలిగి ఉంటాను ఇది వాస్తవానికి నేను షార్ట్ సర్క్యూట్లో అప్లై చేయవలసిన వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ కండిషన్ లో ఒకవేళ నేను ప్రైమరీ వైండింగ్ ద్వారా రేటెడ్ కరెంట్ను మాత్రమే ప్రవహింప చేయాలనుకుంటే నేను దానిని నిరంతరం గమనిస్తున్నాను మరియు రేటెడ్ విలువను మించకూడదని నేను కోరుకుంటున్నాను ఇంపెడెన్స్ R1R2jX1X2 దీనిని రేటెడ్ కరెంట్ ద్వారా గుణించినపుడు ప్రైమరీ వైపు నుండి అప్లై చేయబడిన వోల్టేజ్ అవుతుంది కావున అది మాత్రమే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ల ద్వారా రేటెడ్ విలువ కలిగిన కరెంటును ప్రవహింప చేస్తుంది నేను ప్రైమరీ లేదా సెకండరీ వైపు చూసినా నేను కరెంట్ విలువను రేటెడ్ విలువకు పరిమితం చేస్తే రెండూ రేటెడ్ విలువకు పరిమితం చేయబడతాయి అందువలన షార్ట్ సర్క్యూట్ టెస్ట్ సమయంలో అప్లై చేసే వోల్టేజ్ రేటెడ్ వోల్టేజ్ విలువ కంటే చాలా తక్కువగా కలిగి ఉంటాను కాబట్టి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో నేను అప్లై చేసే వోల్టేజ్ ఏమైనా పరోక్షంగా ఇది ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ యొక్క ఇంటర్నల్ ఇండిపెండెన్స్ ను నాకు సూచిస్తుంది ఇది నాకు R1R2 ఏమిటో మరియు X1X2 ఏమిటో తెలియజేస్తుంది కావున షార్ట్ సర్క్యూట్ టెస్ట్ సమయంలో అప్లై చేసే వోల్టేజ్ రేటెడ్ విలువలో 10 శాతం మాత్రమే ఉంటే అంటే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో జరుగుతున్న వోల్టేజ్ డ్రాప్ రేటెడ్ వోల్టేజ్లో 10 శాతం మాత్రమే ఉంటుంది ఒకవేళ ఇది 5 శాతం ఉంటే ట్రాన్స్ఫార్మర్లో ఇంటర్నల్ గా నాకు అంతకన్నా తక్కువ ఇంపెడెన్స్ ఉందని అర్థం కాబట్టి వోల్టేజ్ డ్రాప్ తక్కువగా ఉంటుంది విద్యార్థి 2729 SC టెస్ట్ సమయంలో ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ డ్రాప్ సున్నా అవుతుందా SC టెస్ట్ సమయంలో ఐరన్ లాసెస్ చాలా తక్కువగా ఉంటాయా ప్రొఫెసర్ ఇది సున్నా కాదు ఇది చాలా తక్కువ చూడండి ఒకవేళ నేను RC గురించి మాట్లాడుతుంటే నేను ప్రాథమికంగా RCని హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ కరెంట్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసే విధంగా తీసుకుంటానని చెప్పాను మరియు నేను ట్రాన్స్ఫార్మర్లో చాలా తక్కువ హిస్టెరిసిస్ మరియు ఎడ్డీ కరెంట్ లాసెస్ కలిగి ఉండబోతున్నాను హిస్టెరిసిస్ లాస్ పై నాకు ఎక్కువ నియంత్రణ లేదు కానీ ఎడ్డీ కరెంట్ లాస్ నేను వీలైనంత వరకు తగ్గిస్తున్నాను ఒకవేళ నేను ఎడ్డీ కరెంట్ లాస్ మరియు హిస్టెరిసిస్ లాస్ లను కొంచెం తగ్గిస్తున్నాను అంటే వాస్తవానికి IC చిన్నదిగా ఉండబోతోంది ఒకవేళ IC తక్కువగా ఉంటే RC చాలా ఎక్కువగా ఉండాలి IC2RC దయచేసి గమనించండి RC కంటే లాసెస్ పై IC ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే RC పవర్ 1 అయితే IC పవర్ 2 కాబట్టి నేను IC ని మినిమమ్ చేయాలని కోరుకుంటాను నేను ICని మినిమైజ్ చేయాలనుకుంటే RC ని కొంచెం పెంచాలి కాబట్టి సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లో RC 1000 Ω లాగా బహుశా ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క మంచి డిజైన్ RC విలువ దాదాపుగా ఇన్ఫినిటీ వైపు మొగ్గు చూపుతుంది అది ఇన్ఫినిటీ కాదు వైండింగ్ రెసిస్టెన్స్ తో పోలిస్తే అది చాలా ఎక్కువగా ఉంటుంది అందువలన ఇది కొన్ని వేల వోల్ట్స్ అవుతుంది అదేవిధంగా Xm తప్పనిసరిగా ప్రైమరీ మరియు సెకండరీల మధ్య మ్యూచువల్ ఇండక్టన్స్ గురించి మాట్లాడుతుంది ఎందుకంటే ఇది ప్రైమరీ మరియు సెకండరీల మధ్య ఉన్న కామన్ ఫ్లక్స్ గురించి తెలియజేస్తుంది కావున నాకు ఎక్కువ ఎయిర్ గ్యాప్ లేకపోతే స్పష్టంగా ప్రైమరీ మరియు సెకండరీల మధ్య కప్లింగ్ coupling చాలా చక్కగా చెక్కుచెదరకుండా ఉంటుంది కాబట్టి నేను దీనిని చూస్తున్నాను వాస్తవానికి ఈ Xm విలువ కోర్ ఎంత పర్మియబుల్ గా ఉంటుందో అనేదానికి సూచిక ఒకవేళ కోర్ యొక్క పర్మియబిలిటీ చాలా బాగా ఉంటే Xm విలువ చాలా ఎక్కువ గా ఉంటుంది Xm విలువ ఎక్కువ గా ఉన్నది మరియు RC విలువ కూడా ఎక్కువ గా ఉన్నది అపుడు ట్రాన్స్ఫార్మర్ అనేది ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ వైపు మరింత దగ్గరవుతుందని నేను చెబుతాను కాబట్టి సాధారణంగా ఇది IC మరియు ఇది Im అవుతాయి ఈ రెండింటినీ కలిపితే నో లోడ్ కరెంట్ అవుతుంది మరియు ఈ నో లోడ్ కరెంట్ 5 శాతం కంటే తక్కువగా ఉంటుంది అందువలన నేను దానిని కన్సిడర్ చేయాల్సిన అవసరము ఏమీ లేదు ఎందుకంటే ప్రైమరీ వైండింగ్ గుండా 10 A ప్రవహిస్తుంటే ఇది బహుశా 0 04 గా ఉంటుంది అంతే కావున 0 4 లేదా 0 3 నేను దానిని పరిగణనలోకి తీసుకోవడానికి చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను దానిని నెగ్లెక్ట్ చేయడానికి కారణం అదే కాబట్టి నేను సాధారణంగా అప్లై చేసిన ఈ Vsc ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ ద్వారా చేయబడుతుంది అందుకోసం నేను ఇక్కడ ఆటో ట్రాన్స్ఫార్మర్ను చూపించబోతున్నాను మరియు ఆటో ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో ఉన్నటువంటి మొత్తం టర్న్స్ లలో కొన్ని టర్న్స్ ను మాత్రమే ప్రభావితం చేయడం లేదా అప్లై చేయడం ద్వారా ఈ వోల్టేజ్ అప్లై చేయబడుతుంది ఇక్కడ నేను 220 V లేదా 230 V అప్లై చేస్తున్నాను బహుశా ఈ పాయింట్ దగ్గర Vrated అప్లై చేయబోతున్నాను రేటెడ్ వోల్టేజ్ ని ఇక్కడ అప్లై చేస్తాము ఇక్కడి నుండి వేరియాక్ లేదా ఆటో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఆటో ట్రాన్స్ఫార్మర్ నుండి ఇది వేరియబుల్ జాకీ పాయింట్ బహుశా దీనిని చాలా మినిమం టర్న్స్ దగ్గర ఉంచుతాము కాబట్టి నేను ఏమి చేస్తాను అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క జాకీ పొజిషన్ ని పెంచడము ద్వారా లేదా రొటేట్ చేయడం ద్వారా చాలా నెమ్మదిగా వోల్టేజ్ ని పెంచుతాను నేను దానిని రొటేట్ చేయాలి అలా చేస్తూ రేటెడ్ కరెంట్ కంటే పెరగకుండా చూసుకోవాలి కాబట్టి నిజానికి నేను నేరుగా దీనిని ఇక్కడ అప్లై చేయలేను నన్ను దీనిని మళ్లీ ఇక్కడ చూపించనివ్వండి ఇది ఈ విధంగా వేరియాక్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది ఇక్కడ ఎర్త్ పాయింట్ ఒకటే అన్న విషయము మీరు గమనించాలి అందువలన వేరియాక్ ఐసొలేట్ చేయదు ఇది టెస్ట్ లో వున్న ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ మరియు పవర్ సప్లై లని ఐసోలేట్ చేయదు ఇది ఐసొలేట్ చేయడం లేదు ఈ రెండింటి మధ్య ఒకే ఎర్త్ ఉంది నేను ఇక్కడ పవర్ సప్లై కనెక్ట్ అయి వుండడాన్ని కలిగి ఉండాలి ఎక్కడైతే 220 V కనెక్ట్ అయి ఉన్నదో అక్కడ స్టూడెంట్ SC టెస్ట్ లో మనము ఫుల్ ఓల్టేజ్ ఎందుకు అప్లై చేయకూడదు OC మరియు SC టెస్ట్ లలో ఐసొలేషన్ ట్రాన్స్ఫార్మర్ అవసరము ఉంటుందా ప్రొఫెసర్ మీరు తక్కువ మొత్తంలో మాత్రమే వోల్టేజ్ అప్లై చేస్తుంటే కరెంట్ ఎక్కడ నుండి వస్తుంది స్టూడెంట్ ఇది రేటెడ్ కరెంటు అని మీకు ఎలా తెలుసు ప్రొఫెసర్ చూడండి మీరు కనెక్ట్ చేయబడిన అమ్మీటర్ కలిగి ఉన్నారు కాబట్టి ఈ అమ్మీటర్ ను మీరు నిరంతరం గమనిస్తూ ఉండాలి స్టూడెంట్ ఇది మనము చెక్ చేయాలా ప్రొఫెసర్ అవును స్టూడెంట్ ఒకవేళ అదే విధంగా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేస్తే 3250 ప్రొఫెసర్ మీరు రేటెడ్ వోల్టేజ్ను అప్లై చేయాలి ప్రొఫెసర్ లేదు అది BH లూప్ లో ఉంది అన్ని నో లోడ్ టెస్ట్ లలో ఐసొలేషన్ ట్రాన్స్ఫార్మర్ ఉండదు అస్సలు ఉండదు అందుకే ఇది నేను తీసుకున్న ఇంకొక చిన్న డైవర్షన్ అని చెప్పాను ఒకసారి ఇంతకు ముందు స్లైడ్ ని చూద్దాము ఇది నిజానికి మన నో లోడ్ టెస్ట్ అంటే ఇది నిజానికి మన నో లోడ్ టెస్ట్ ఇది మన BH లూప్ ఇది నో లోడ్ టెస్ట్ అని నేను అనుకుంటున్నాను మరియు ఇది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఇక్కడ ఎటువంటి ఐసొలేషన్ ట్రాన్స్ఫార్మర్ ని నేను చూపించట్లేదు నేను చూపించగలిగినది నేరుగా ఒక వేరియాక్ ద్వారా దీనిని అప్లై చేయడం వేరియాక్ మరియు అన్ని సంభావ్యతలలో టాప్ పాయింట్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఐసొలేషన్ ఉండదు ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కు ఐసోలేషన్ అవసరం లేదు అయితే ఒకవేళ నేను BH లూప్ను ప్లాట్ చేస్తుంటే నేను పవర్ కాంపొనెంట్స్ నేరుగా CRO కి కనెక్ట్ చేస్తున్నాను మరియు CRO అనేది ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ కు మాత్రమే పవర్ కాంపొనెంట్స్ కు కాదు నేను రెండింటినీ కలుపుతున్నాను కావున నేను ముందు జాగ్రత్తలు తీసుకుంటాను స్టూడెంట్ 3408 ప్రొఫెసర్ మీరు ఉపయోగించవచ్చు కానీ మీరు దీన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్లు ఖరీదైనవి ఆటో ట్రాన్స్ఫార్మర్లు తక్కువ ధరతో ఉంటాయి మరియు మీరు ఎర్త్ ను వేరు చేయవలసిన అవసరం లేదు మీరు ఎర్త్ ను వేరు చేయవలసిన అవసరం లేకపోతే మీరు సాధారణంగా ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ ను ఉపయోగించరు ప్రయోగశాలలో మనం ఏదైనా చేయగలం అయితే నేను ఒక పరిశ్రమకు వెళ్లి ఈ రకమైన పని కోసం ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ను అడిగితే వారు నన్ను తరిమివేస్తారు కాబట్టి ఏది ఎకనామికల్ గా ఉంటుందో నేను చూడాలి ఇప్పుడు మనము షార్ట్ సర్క్యూట్ టెస్ట్ క్యాలిక్యులేషన్స్ ని చూద్దాము మనకు Vsc Isc మరియు Wsc ఉన్నాయి Wsc నాకు రియల్ పవర్ క్వాంటిటీ ని మాత్రమే తెలియ చేస్తుంది చాలా స్పష్టంగా అది Isc2R1R2 అయి ఉంటుంది రెండు రెసిస్టెన్స్ లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి మరియు అవి మాత్రమే రియల్ పవర్ ని డిసిపేట్ చేయగలుగుతాయి కాబట్టి మనకు Wsc గా ఇక్కడ వచ్చేది Isc2R1R2 అవుతుంది మరియు దీని నుండి మనము R1 మరియు R2 యొక్క విలువలు ఎంతో పొందవచ్చు సాధారణంగా R1 మరియు R2 లను వేరు చేయడం చాల కష్టమైన పని అదే విధంగా X1 మరియు X2 లను వేరు చేయడం కూడా చాలా కష్టము చాలా సార్లు మనము వచ్చిన మొత్తము రెసిస్టెన్స్ ని 2 తో డివైడ్ చేయగా వచ్చిన దానిని R1గా తీసుకుంటాము అలాగే మొత్తము రెసిస్టెన్స్ ని రెండు తో డివైడ్ చేసి R2 గా తీసుకుంటాము అన్ని ప్రాక్టికల్ పర్పస్ లలో ఇలా తీసుకోవడము సరైనదే నేను ఇది వరకే ఇన్సఫిషియెంట్ స్టేజి దగ్గర ప్రైమరీ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ని మెజర్ చేసి ఉంటే అది వేరే విషయం లేదంటే R1 మరియు R2 X1 మరియు X2 లను వేరు చేయడం చాలా కష్టము మనకు పూర్తి విలువ మాత్రమే తెలుస్తుంది కావున నేను దానిని Req అని పిలుస్తాను నేను దీనిని Req అని పిలుస్తాను అదే విధంగా WscVscIsccossc అని చెప్పగలను దీని నుండి cossc ఏమిటో నేను తెలుసుకోగలను ఒకసారి నాకు cossc వస్తే నేను Vsc మరియు Iscల నుండి నేరుగా ఇంపెడన్స్ ని తెలుసుకోవచ్చు ఇది ఓపెన్ సర్క్యూట్ లాంటిది కాదు ఇది సిరీస్ సర్క్యూట్ అన్న విషయం మీరు గమనించాలి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లో ఇది పారలల్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అందువలన అక్కడ కరెంటులు డివైడ్ చేయబడడము మనము గమనిస్తాము ఇక్కడ వోల్టేజ్ అనేది R మరియు X ల మధ్య డివైడ్ అవబడుతోంది ప్రాథమికంగా ఈ సందర్భంలో నేను ZscVscIsc అని చెప్పగలను అలాగే ZscsinscX1X2 అవుతుంది నేను దీనినే Xeq అని కూడా పిలవ గలను కావున నేను ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగ్స్ లోని Xeq మరియు Req పొందాను ఇవి ఈక్వివలెంట్ సర్క్యూట్ లోని సిరీస్ పారామీటర్స్ గురించి తెలియజేస్తాయి ఒకసారి నేను వీటిని కలిగి ఉన్నట్లయితే అనగా Req Xeq మరియు నో లోడ్ లాస్ లు ఇవన్నీ తెలిస్తే అప్పుడు నేను వేర్వేరు లోడ్ కండిషన్స్ లలో ట్రాన్స్ఫార్మర్ యొక్క పెర్ఫార్మన్స్ ను అంచనా వేయగలను ఇందులో ఎలాంటి కష్టము లేదు ఎందుకంటే నాకు ట్రాన్స్ఫార్మర్ యొక్క పారామీటర్స్ తెలుసు ఒకవేళ నేను అదే 2 2 kVA ట్రాన్స్ఫార్మర్ 220110 ట్రాన్స్ఫార్మర్ ని లోడ్ చేయాలి అంటే అప్పుడు ఎంత పవర్ వృధా చేసి ఉండొచ్చు ఎందుకంటే నేను ముందుగా దీనిని 2200 W కి లోడ్ చేయాల్సి రావచ్చు ఆ తర్వాత బహుశా 1100 W కి ఆ తరువాత 1000 W అలా చేయాల్సి రావచ్చు ఆ తర్వాత నేను టెర్మినల్ దగ్గర వోల్టేజ్ ఎలా వస్తుందో చూడాలి ఇంకా ఎటువంటి ఎఫిషియెన్సీ లేదా వాట్ మీటర్ రీడింగ్ ఎంత పొందుతున్నానో ఇవన్నీ చూడాలి వీటన్నింటి వల్లా చాలా ఎక్కువ మొత్తము లో లాస్ ఉంటుంది మరియు దీనిని ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ లో డిసిపేట్ చేస్తుంటాము ఒకవేళ అది కనీసం 2 2 kVA అయితే నేను మేనేజ్ చేయగలను ఒకవేళ అది 400 MW వాస్తవంగా నేను దానిని కలిగి ఉన్నాను కాబట్టి నేను 400 MVA ట్రాన్స్ఫార్మర్ ని సరిఅయిన రెసిస్టెన్స్ అలాంటి వాటి సహాయం తో లోడ్ చేయాలి అని నిజంగా ఊహించలేను మనము ఇప్పుడు ఈ రెండు టెస్ట్ లను చూసాము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క రెండు పెరఫార్మెన్స్ పెరామీటర్లను చూడటానికి ప్రయత్నిద్దాం అందులో ఒకటి ఎఫిషియెన్సీ మరియు ఇంకొకటి వోల్టేజ్ రెగ్యులేషన్ ఈ రెండింటినీ చూడడానికి ప్రయత్నిద్దాము ఒకవేళ నేను ఎఫిషియెన్సీని చూస్తే దీనిని పవర్ లేదా రియల్ పవర్ టర్మ్స్ లో డిఫైన్ చేస్తాము అవుట్పుట్ పవర్ ని ఇన్పుట్ పవర్ తో డివైడ్ చేస్తే వచ్చేదే ఎఫిషియెన్సీ అవుట్పుట్ పవర్ ని బహుశా నేను ఇండక్షన్ మోటార్ కి ఇస్తుండొచ్చు లేదా రెసిస్టివ్ లోడ్ కి ఇవ్వొచ్చు లేదా బహుశా హీటింగ్ యూనిట్ కి ఇస్తుండొచ్చు లేదా మనవద్ద ఏ ఆపరేటస్ ఉంటే దానికి ఇవ్వొచ్చు బహుశా దానిని మెజర్ చేయడానికి నేను ఏదో ఒక విధానం కలిగి వుంటాను కాబట్టి నేను అవుట్పుట్ పవర్ ని మెజర్ చేయగలను లేదా నాకు ఈ ట్రాన్స్ఫార్మర్ నుండి 250 W అవుట్పుట్ పవర్ కావాలి అని చెబుతాను ఈ సందర్భంలో ఇన్పుట్ వైపు నుండి ఎంత అప్లై చేయాలి అన్న విషయం నాకు తెలిసి ఉండాలి ఈ కారణంగానే ట్రాన్స్ఫార్మర్ యొక్క పారామీటర్ లను తెలుసుకోవడం చాల ముఖ్యమైనది అది పరోక్షంగా మనకు ట్రాన్స్ఫార్మర్ లో ఇంటర్నల్ గా ఎంత వాడబడుతుందో ఇంకా అవుట్ఫుట్ గా ఎంత వస్తుందో మనకు తెలియజేస్తుంది కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ నుండి చాలా విద్యుత్ ఉత్పత్తిని కోరుకుంటే నిజంగా నేను ఎంత సరఫరా చేయాలి ఇది ఒక విషయం రెండవ విషయం ఏమిటంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క 250 W అవుట్పుట్లో అది 20 W ను డిసిపేట్ చేస్తుంటే ట్రాన్స్ఫార్మర్ ఏ మేరకు వేడెక్కుతుంది కావున నేను ట్రాన్స్ఫార్మర్ కోసం తగినంత కూలింగ్ ను అందిస్తున్నానా ట్రాన్స్ఫార్మర్ ఓవర్ హీట్ అవుతుందా దీనివలన చుట్టుపక్కల భాగాలు కూడా ఓవర్ హీట్ అవుతాయి మరియు చివరికి అది ఫెయిల్ అవుతుంది ఉదాహరణకు మీ PC లో మీరు SMPS కలిగి ఉంటారు ఆ SMPS లోపల ఎప్పుడూ ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉంటుంది ఆ ట్రాన్స్ఫార్మర్ బహుశా 300 W పవర్ ని మాత్రమే క్యారీ చేస్తుంది అంతే అంతకు మించి చేయదు కానీ ఈ 300 W పవర్ లో బహుశా 20 25 W మాత్రమే డిసిపెట్ చేస్తుంది మరియు ఇక్కడ స్పేస్ ఇరుకుగా ఉంటుంది అంటే చాలా తక్కువగా మాత్రమే స్పేస్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు తగినంత కూలింగ్ అందిస్తునారా లేదా అన్న విషయం గమనించాలి ఒకవేళ తగినంత కూలింగ్ లేదా ఎయిర్ సర్కులేషన్ లేకపోతే నేను ఒక చిన్న ఫ్యాన్ ని అమర్చవలసి ఉంటుంది అది ఎక్కువ మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తుంది అది వేరే విషయము కానీ ఇక్కడ ఏదీ ఫెయిల్ అవ్వకుండా నేను చూసుకోవాలి ఈ రెండు దృక్కోణాల నుండి ఎఫిషియన్సీ అంచనా వేయడం చాలా ముఖ్యమైనదని మనము చెబుతాము నేను ఎంత ఇన్పుట్ పవర్ ఇవ్వాల్సి ఉంటుంది మరియు నేను వాడుతున్న ఈ ఆపరేటస్ కి ఎంత కూలింగ్ ఉండాలో నిర్దారించుకోవాలి ఒకవేళ అవుట్పుట్ పవర్ ని నేను మెజర్ చేయగలిగితే అవుట్పుట్ పవర్ ను అవుట్పుట్ పవర్ మరియు లాస్ ల మొత్తంతో కలిపి భాగించాలి కావున ఇక్కడ ఉండే రెండు లాస్ లు ఏవి లాసెస్ అనేవి కాపర్ లాస్ కి అనుగుణంగా ఉంటాయి ఇవి నిజానికి I2R లాస్ అంతే ఇంకేమి కాదు కాబట్టి నేను దీనిని I2Req గా రాయాలి నేను R1మరియు R2లను కలిపి రాస్తున్నాను I కాన్స్టెంట్ గా ఉండకపోవచ్చు మీకు ఈ పాయింట్ అర్థం అవుతోంది కదా నేను సెకండరీ వైపు ఎంత రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాను అన్న దానిని బట్టి ఒకవేళ 2 2 kVA ట్రాన్స్ఫార్మర్ లో నేను 5 5 Ω ని కనెక్ట్ చేస్తే అది 2 2 kVA రేటెడ్ పవర్ ని సప్లై చేస్తున్నది నేను ఒకవేళ 10 Ω కనెక్ట్ చేస్తే దానికి అనుగుణంగా నేను 20 A బదులుగా 11 A మాత్రమే కలిగి ఉంటాను అంటే కరెంట్ అనేది నేను ఎటువంటి లోడ్ ను కనెక్ట్ చేస్తున్నాను అనే దానిని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఈ కాపర్ లాస్ లను వేరియబుల్ లాస్ లు అని కూడా పిలుస్తారు ఇవి కాన్స్తంట్ లాస్ కాదు వేరియబుల్ లాస్ రెండవ రకమైన లాస్ ఏమిటంటే అది ఐరన్ లాస్ లేదా కాన్స్టెంట్ లాస్ ఇవి Ie2RC కి అనుగుణంగా ఉంటాయని ఇదివరకే మనము చెప్పుకున్నాము నేను ఒకవేళ దీనిని ఈక్వివలెంట్ సర్క్యూట్ పరంగా చెప్పాలి అంటే నేను ఇది హిస్టరీస్ లాస్ మరియు ఎడ్డీ కరెంట్ లాస్ ల మొత్తం అని కూడా చెప్పొచ్చు లేదా దీనిని W0 గా కూడా చెప్పొచ్చు W0 అంటే నో లోడ్ సర్క్యూట్ లో మనకు వచ్చింది అంటే మనము నో లోడ్ టెస్ట్ చేసినపుడు మనకు కొంత W0 వచ్చింది నేను రేటెడ్ ఫ్రీక్వెన్సీ దగ్గర రేటెడ్ వోల్టేజ్ ని అప్లై చేశాను కాబట్టి ఆశాజనకంగా ఫ్లక్స్ కూడా రేటెడ్ విలువ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ ఫ్లక్స్ రేటెడ్ విలువ దగ్గర ఉంటే నేను ఐరన్ లాస్ గా ఏదైతే లాస్ అయ్యానో దానిని పొందగలను కావున ఇది వాస్తవానికి కాన్స్టెంట్ లాస్ తరువాతి క్లాస్ లో మనము వాస్తవ ఎఫిషియన్సీ ఎక్స్ప్రెషన్ మరియు వేరియబుల్ లోడ్ కండిషన్స్ గురించి చూద్దాము అలాగే మ్యాగ్జిమం ఎఫిషియన్సీ కండిషన్ ను డిరైవ్ చేద్దాము నేను ఒక ముఖ్యమైన విషయము మీకు ఇది వరకు చెప్పడము మర్చిపోయాను అది నేను వచ్చే క్లాస్ లో చెబుతాను అది ఏమంటే నో లోడ్ టెస్ట్ లో వాట్ మీటర్ రీడింగ్ ఐరన్ లాస్ లను మాత్రమే ఎందుకు సూచిస్తుంది అలాగే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో వాట్ మీటర్ రీడింగ్ I2R లాస్ ల ను లేదా కాపర్ లాస్ లను మాత్రమే ఎందుకు సూచిస్తుంది ఇంకోలా ఎందుకు జరగదు అన్న విషయము మనము తెలుసుకుందాము